మనము సూత్రీకరణలకు వెళ్లేముందు LP లను పరిష్కరించడానికి మరికొన్ని ఉదాహరణలను చూద్దాము మరియు మనము రూపొందించిన సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిద్దాము కాబట్టి మనము రెండు వేరియబుల్స్ తో మరొక మాక్సిమైసేషన్ సమస్యను తీసుకుంటాము రెండు వేరియబుల్స్ X1 మరియు X2 ఇక్కడ చూపించబడ్డాయి X1 మరియు X2 ప్రస్తుతం మనము ఇక్కడ ఉన్న 2 వేరియబుల్స్ కు 1 1 కొన్ని ఆర్బిట్రరీ విలువలను ఇద్దాము ఈ సమస్య యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ maximize 4X1 3X2 కాబట్టి 4X1 3X2 నేను 4 మరియు 3 ను వ్రాస్తున్నాను మరియు నేను ఆబ్జెక్టివ్ ఫంక్షన్ 4 కు సమానంగా X1 3 x X2 యొక్క విలువ 7 అని వ్రాస్తున్నాను ఇక్కడ మూడు constraints ఉన్నాయి అది ఇప్పటికే ఇక్కడ వ్రాయబడింది X1 2X2 రెండవ constraint 3X1 X2 ≤ 11 మరియు మూడవ constraint 4X1 5X2 ≤ 26 అవన్నీ ఇక్కడ వ్రాయబడ్డాయి కాబట్టి ఇప్పుడు మనము సమస్యను షీట్ లో వ్రాసాము మరియు ఇప్పుడు మనము సోల్వర్ ని చూస్తాము కాబట్టి మనము సోల్వర్ కి వెళ్తాము ఆ తరువాత మనము ఈ స్థానానికి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ను సెట్ చేసాము ఇది ఇప్పటికే ఇక్కడ సెట్ చేయబడింది మరియు ఇది maximization సమస్య ఈ రెండు వేరియబుల్స్ B3 మరియు C3 ఇది ఇప్పటికే ఇక్కడ సెట్ చేయబడింది మరియు మూడు constraints ఇక్కడ ఉన్నాయి నేను ఇప్పటికే ఇక్కడ సెట్ చేసాను కాబట్టి ఈ మూడు constraints ఏమనగా B8 D8 కన్నా తక్కువ లేదా సమానం B9 విలువ ≤ D9 విలువ మరియు B10 విలువ ≤ D10 విలువ ఇప్పుడు ఇక్కడ ఒక option కూడా ఉంది ఇక్కడ ఒక పరిష్కార పద్ధతిని ఎంచుకోండి మరియు ఇక్కడ ఒక డ్రాప్డౌన్ ఉంది మీరు ఈ సమస్యను పరిష్కరించడానికి మనము ఉపయోగించబోయే పద్ధతిగా సింప్లెక్స్ LP ని ఉపయోగించవచ్చు కాబట్టి సింప్లెక్స్ LP ని ఎంచుకోండి మరియు మీరు ఇక్కడకు వస్తారు ఇప్పుడు మీరు పరిష్కారాన్ని పొందడానికి ఈ సమస్యను పరిష్కరిస్తారు ఇది X1 3 X2 2 మరియు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ 18 కి సమానం మనము ఇంతకు ముందు ఈ సమస్యను ఉపయోగించాము మనము వాస్తవానికి సోల్వర్ పరిష్కారాన్ని ఉంచాము మరియు అక్కడ ఈ సమస్యకు సున్నితత్వ నివేదికను కూడా పొందుతాము కాబట్టి ఈ సమస్యకు మనకు సున్నితత్వ నివేదిక ఉంది అది నాకు లభించింది Z 18 యొక్క ఈ పరిష్కారాన్ని పొందడానికి ముందు మనము నిజంగా ఈ సమస్యను పరిష్కరించాము కాబట్టి మనము దీనిని ఇంతకుముందు పరిస్థితిలో ఉపయోగించాము కాబట్టి ఇది మనము ఉపయోగించిన సమస్య కాబట్టి ఇది మనము ఇంతకుముందు ఉపయోగించిన సమస్య అని మీరు గమనించండి ఈ సమస్యకు ఇక్కడ మనకు ఈ పరిష్కారం ఉంది మరియు మనము దీనిని వాంఛనీయ పరిష్కారం అన్నాము ఈ సందర్భంలో ఇది సాధ్యమయ్యే పరిష్కారం కానీ వాంఛనీయ పరిష్కారం X1 3 X2 2 Z 18 మరియు ఇది వాంఛనీయమని మనము చెప్పాము కాబట్టి ఈ ఉదాహరణలో X1 3 X2 2 Z 18 వాంఛనీయమైనది కాబట్టి ఇక్కడ అదే ఉదాహరణకు X1 3 X2 2 మరియు Z 18 తో వాంఛనీయ పరిష్కారం పొందుతాము ఇప్పుడు ఇక్కడ ఏమి జరుగుతుందంటే మనము ఈ నివేదికను సున్నితత్వ నివేదిక అని పిలుస్తాము మరియు నేను తిరిగి వెళ్లి ఈ నివేదికను జూమ్ చేసి పెద్దదిగా చేస్తాను ఇప్పుడు ఇది కొన్ని విషయాలను చూపిస్తుంది ఇది 3 మరియు 2 అయిన X1 మరియు X2 యొక్క విలువలను చూపిస్తుంది ఇది మనకు Z 18 యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువను ఇస్తుంది మీరు అనుమతించదగిన పెరుగుదల మరియు అనుమతించదగిన తగ్గుదల అని కూడా పిలుస్తారు ఇవి వాస్తవానికి కుడి చేతి వైపు విలువలు 5 పెరుగుదల మరియు అదే వేరియబుల్స్ ప్రాతిపదికన ఉండటానికి 2 5 తగ్గుదల వరకు వెళ్ళవచ్చు కానీ మరీ ముఖ్యంగా మనకు ఇప్పుడు ఇవి కుడి వైపు మూడు కన్స్ ట్రైన్ట్స్ ఉన్నాయి ఇప్పుడు మూడు constraints గురించి వివరణ ఉంది ఇప్పుడు మొదటి constraint కి ఇక్కడ ఉంది మొదట ఎడమ చేతి వైపు విలువ 22 కుడి చేతి వైపు విలువ 26 రెండవ constraint కి ఎడమ చేతి వైపు విలువ తుది విలువ 7 వర్సెస్ 7 మరియు 11 వర్సెస్ 11 మరియు 22 వర్సెస్ 26 ఇప్పుడు మీరు దీన్ని ఇక్కడ కూడా చూడవచ్చు 7 వర్సెస్ 7 11 వర్సెస్ 11 మరియు 22 వర్సెస్ 26 ఇప్పుడు దీనికి అనుగుణంగా మీరు నీడ ధరను 0 1 మరియు 1 గా చూస్తారు ఈ constraint కి అనుగుణంగా నీడ ధర 1 ఈ constraint కి అనుగుణంగా నీడ ధర 1 మూడవ constraint కి అనుగుణంగా B10 స్థానం నీడ ధర 0 ఉంటుంది కాబట్టి నేను ఎక్సెల్ షీట్ కి తిరిగి వెళితే మీరు దీనికి అనుగుణంగా నీడ ధర 1 దీనికి అనుగుణంగా నీడ ధర 1 ఈ నీడ ధర 0 కి అనుగుణంగా ఉంటుంది ఇప్పుడు ఈ constraint వనరు పూర్తిగా ఉపయోగించబడలేదు మొత్తం 26 లో 22 మాత్రమే ఉపయోగించబడ్డాయి కాబట్టి ప్రాథమిక constraint ఏమిటంటే వనరు పూర్తిగా ఉపయోగించబడదు కాబట్టి నీడ ధర 0 ఈ రెండు సందర్భాల్లో వనరులు పూర్తిగా ఉపయోగించబడతాయి నీడ ధరలు ఇక్కడ 1 మరియు 1 గా చూడవచ్చు ఈ స్థానాలకు అనుగుణంగా 8 మరియు 9 కాబట్టి మీరు 8 మరియు 9 స్థానాలకు అనుగుణంగా చూడవచ్చు నీడ ధరలు 1 మరియు 1 7 x 1 ప్లస్ 11 x 1 వరకు 18 కు సమానం ఇది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క విలువ కాబట్టి మనము సింప్లెక్స్ LP ని ఉపయోగించినప్పుడు మరియు సున్నితత్వ నివేదికకు వెళ్ళినప్పుడు ఈ లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్య యొక్క dual కి పరిష్కారం లేదా dual పరిష్కారం కూడా పొందవచ్చు కాబట్టి సింప్లెక్స్ primal మరియు dual రెండింటినీ పరిష్కరిస్తున్నట్లే మీరు ఈ పరిష్కారాన్ని ఉపయోగించి సున్నితత్వ నివేదికను చూడటం ద్వారా dual కి కూడా పరిష్కారం పొందవచ్చు ఇప్పుడు ఇవి కుడి చేతి విలువలకు సంబంధించి ఉన్నాయి మరియు అదే ప్రాతిపదికన ఉండటానికి కుడి వైపు ఎంత పెరుగుతుంది మరియు మొదలైనవి చూద్దాము కానీ ప్రస్తుతం మనం మనల్ని పరిమితం చేసుకుంటాము ప్రాథమిక పరిష్కారాలను మరియు ద్వంద్వ పరిష్కారాలను అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ ప్రత్యేకమైన పరిష్కారాన్ని ఉపయోగిస్తాము ఇప్పుడు లీనియర్ ప్రోగ్రామింగ్ లో మరికొన్ని విషయాలను అర్థం చేసుకునే కొన్ని ఇతర ఉదాహరణలకు వెళ్దాము కాబట్టి అలా చేయడానికి మనము దీనికి తిరిగి వెళ్తాము మనము ప్రవేశపెట్టినప్పుడు సింప్లెక్స్ అల్గోరిథం ను చూసినప్పుడు మనము మూడు పరిస్థితులను చూశాము మనము ఒక లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యకు సరైన పరిష్కారాన్ని ఇవ్వగలమని లేదా లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్య అపరిమితంగా ఉండవచ్చని లేదా లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్య అసాధ్యమని చెప్పాము కాబట్టి మనము అపరిమితం మరియు అసమర్థతకు ఉదాహరణలను చూశాము మరియు మనము ఈ సమస్యకు రేఖాచిత్ర పరిష్కారాన్నిచూపించాము మరియు ఇది అపరిమితమైనదని చెప్పాము సింప్లెక్స్ అల్గోరిథం ద్వారా మనము దాన్ని పరిష్కరించినప్పుడు సింప్లెక్స్ అపరిమితతను సూచిస్తుందని కూడా మనము చెప్పాము ప్రవేశిస్తున్న వేరియబుల్ను గుర్తించగలుగుతున్నాము కాని వదిలివేసే వేరియబుల్ లేదు కాబట్టి ఈ పునరావృతం లో ప్రవేశిస్తున్న వేరియబుల్ ఉందని మనము చూపించాము కాని వదిలివేసే వేరియబుల్ లేదు ఇక్కడ ప్రవేశిస్తున్న వేరియబుల్ ఉంది కానీ మీరు దానిని విభజించి అలా చేయలేరు ఇప్పుడు X1 X2≤5 4X1 ≤ 24 కు లోబడి 10X1 9X2 ను maximize చేయడానికి మనము ఇక్కడ ఉపయోగించిన అదే ఉదాహరణను తీసుకుందాం మరియు సోల్వర్ ని ఉపయోగించి మనము ఈ సమస్యను పరిష్కరించినప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాము కాబట్టి మనము ఈ ఉదాహరణకి వెళ్దాము కాబట్టి ఈ ఉదాహరణను చూద్దాం మనకు మళ్ళీ రెండు వేరియబుల్స్ X1 మరియు X2 ఉన్నాయి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ 10X1 9X2 గా వ్రాయబడుతుంది కాబట్టి నేను ఆ 10 మరియు 9 లను చూపించగలను నేను ఇక్కడ 10X1 9X2 వ్రాయగలను మరియు మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ను 10xX విలువను వ్రాయగలము కాబట్టి ఇది 69 చే ఇవ్వబడుతుంది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ 10 ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువకు సమానం రెండు constraints X1 X2 ≤ 5 4X1 0X2 ≤ 24 కాబట్టి ఈ రెండు constraints ఇప్పటికే ఇక్కడ మ్యాప్ చేయబడ్డాయి మరియు విలువలు ఇక్కడ వ్రాయబడ్డాయి కాబట్టి ఇప్పుడు మనము డేటాకు వెళ్లి సోల్వర్ పిలుస్తాము ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇప్పటికే 5 అని చెప్పబడింది వేరియబుల్స్ B3 మరియు C3 లు అని చెప్పబడ్డాయి రెండు constraints ఇక్కడ వ్రాయబడ్డాయి మరియు మనము సింప్లెక్స్ LP ని ఉపయోగించి ఈ సమస్యను పరిష్కరించబోతున్నాము కాబట్టి మనము ఈ సమస్యను పరిష్కరిస్తున్నప్పుడు ఈ box లో ఉన్నప్పుడు మీరు ఆబ్జెక్టివ్ cell విలువలు అనే సందేశాన్ని చదివినప్పుడు మీరు గ్రహించలేరు ఇది పరిష్కారం ఇవ్వలేదు ఇది ఆబ్జెక్టివ్ సెల్ విలువలును కవర్ చేయదు అనే ఒక సందేశాన్ని మనము చదువుతాము కాబట్టి ఆబ్జెక్టివ్ సెల్ విలువలును కవర్ చేయదు అని మీకు సందేశం వచ్చినప్పుడుసమస్య అపరిమితం గా ఉందని దాని అర్థం కాబట్టి అపరిమితం ఈ సందేశం ద్వారా సూచించబడుతుంది ఇది ఆబ్జెక్టివ్ సెల్ విలువలును కవర్ చేయదు అని చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ సింప్లెక్స్ అల్గోరిథం చేసినప్పుడు మరొక ఉదాహరణకి వెళ్దాం మనము మరొక ఉదాహరణను చూశాము ఇక్కడ మనము ఈ ప్రత్యేక ఉదాహరణను చూశాము ఇది maximize 10X19X2 subject to X1X2 ≤ 5 మరియు 4X1 ≥ 24 మరియు దీని కోసం మనము రేఖ చిత్రము గీసినప్పుడు సాధ్యమయ్యే ప్రాంతం లేదని మనము చెప్పాము అందువల్ల ఈ సమస్య అసాధ్యమైనది ఇప్పుడు మనము సింప్లెక్స్ లో కూడా చెప్పాము కృత్రిమ వేరియబుల్స్ తో కొత్త సమస్యకు సరైన పరిష్కారాన్ని చేరుకోవడం ద్వారా సింప్లెక్స్ అసమర్థత ను సూచిస్తుంది కాబట్టి మనకు అలాంటి సమస్యలు వచ్చినప్పుడల్లా మనకు కృత్రిమ చరరాశులు ఉంటాయి కాబట్టి సింప్లెక్స్ ముగుస్తుంది కానీ కృత్రిమ వేరియబుల్ ఖచ్చితంగా సానుకూల విలువతో ఉంటుంది ఇప్పుడు ఈ సమస్యను చూద్దాం మరియు మనం సోల్వర్ ఉపయోగించినప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి maximize 10X19X2 subject to X1X2 ≤ 5 మరియు 4X1 ≥ 24 కాబట్టి మనము ఈ సమస్యను చూద్దాము కాబట్టి మనము ఈ సమస్యను పరిశీలిద్దాము X1 మరియు X2 అనే రెండు వేరియబుల్స్ ఉన్నాయి ప్రస్తుతం నేను 4 మరియు 0 విలువలను ఇచ్చాను కాబట్టి మనం 2 మరియు 1 ఏదైనా విలువను ఇవ్వగలము 2 మరియు 1 తీసుకోండి మరియు త్వరగా మనము ఒకవేళ ఈ అవరోధాన్ని పరిశీలిస్తే ఇది ప్రస్తుత విలువకు అసాధ్యమనిమనము గ్రహించాము Objective function ఏమిటంటే 10X1 9X2 ను గరిష్టీకరించడం నేను ఇప్పటికే 10 x 2 9 x 1 29 గా వ్రాశాను ఇక్కడ 10 మరియు 9 లను విడిగా వ్రాసి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లోకి లాగడానికి బదులుగా నేను ఆబ్జెక్టివ్ ఫంక్షన్ 10xB3 9xC3 అని వ్రాసాను ఇది 29 విలువను ఇస్తుంది X1 X2 ≤ 5 X1 X2 ≤ 4 మరియు 4X1 ≥ 24 constraints ఇక్కడ వ్రాయబడ్డాయి కాబట్టి మనము ఈ సమస్యకు తిరిగి వెళ్దాం constraint X1 X2 ≤ 5 మరియు 4X1 ≥ 24 కాబట్టి నేను X1 X2 ≤ 5 మరియు 4X1 ≥ 24 వ్రాస్తాను ఇప్పుడు మనము ఈ సమస్యను వ్రాసాము కాబట్టి మనము దీనిని పరిష్కరించాలనుకుంటున్నాము కాబట్టి మనము డేటాకు వెళ్లి పరిష్కారాన్ని పొందుతాము మరియు ప్రతిదీ ఇప్పటికే సెట్ చేయబడింది కాబట్టి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇక్కడ ఉంది constraint స్థానాలు ఇక్కడ ఉన్నాయి Constraints రాయబడ్డాయి మరియు మనము సింప్లెక్స్ LP ని ఉపయోగిస్తాము ఎప్పుడైతే మనము ఇక్కడ పరిష్కరిస్తామొ అప్పుడు సోల్వర్ సాధ్యమయ్యే పరిష్కారాన్ని కనుగొనలేకపోతున్నామని మనకు సందేశం వస్తుంది కాబట్టి సోల్వర్ సాధ్యమయ్యే పరిష్కారాన్ని కనుగొనలేకపోయింది అని మనకు సందేశం వచ్చింది అంటే ఇచ్చిన సమస్య అసాధ్యమని అర్థం కాబట్టి ఈ సోల్వర్ మూడు సందేశాలను ఇస్తుంది ఒకవేళ ఇది వాంఛనీయ పరిష్కారం ఇస్తే వాంఛనీయ పరిష్కారం దొరుకుతుందని చెబుతుంది ఉదాహరణకు ఆ పరిస్థితికి వెళ్దాం ఇక్కడ వాంఛనీయ పరిష్కారం ఉన్న చోట ఈ ఉదాహరణ తీసుకుందాం కాబట్టి షీట్ 1 తీసుకుంటాను ఉదాహరణకు నేను ఈ సమస్యను పిలుస్తాను అనుకుందాం మళ్ళీ నేను డేటాకు వెళ్లి సోల్వర్ కి వెళ్తాను మరియు నేను దాన్ని పరిష్కరిస్తాను ఇది సోల్వర్ ఒక పరిష్కారాన్ని కనుగొందని చెబుతుంది ఇక్కడ అన్ని constraints మరియు వాంఛనీయ పరిస్థితులు సంతృప్తికరంగా ఉన్నాయి అని ఒకవేళ అది ఆ సందేశాన్ని ఇస్తే ఆ తరువాత మీరు వేరియబుల్స్ యొక్క ఉత్తమ విలువను మరియు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ను కనుగొనడానికి పరిష్కారాన్ని చదవాలి ఇది ఒకవేళ అపరిమితంగా ఉంటే సెల్ విలువలు కవర్ చేయవు అని అది చెబుతుంది ఒకవేళ అది అసాధ్యమైతే సోల్వర్ సాధ్యమయ్యే పరిష్కారాన్ని కనుగొన లేక పోయింది అని చెప్తాము కాబట్టి మీకు తెలిసిన ప్రతి LP వాంఛనీయ పరిష్కారంతో ముగుస్తుంది లేదా అపరిమితమైనది లేదా అసాధ్యమైనది అని మనము చర్చించిన మూడు విషయాలు ఈ మూడు కేసులు లో సరళ ప్రోగ్రామింగ్ లో సమస్యలను పరిష్కరించడానికి ఈ ప్రత్యేక సోల్వర్ ఉపయోగించి ఈ విధంగా జాగ్రత్త తీసుకుంటాము మరియు నేను సూచించినట్లుగా మనము ఈ సమస్య కోసం సున్నితత్వ నివేదికకు తిరిగి వెళ్ళవచ్చు ఇది మనము పరిష్కరిస్తున్న సమస్య కాబట్టి మనము సున్నితత్వ నివేదికను రాస్తే ప్రైమల్ ఒక పరిష్కారంగా X1 3 X2 4 లక్ష్యం 66 కు సమానమైన లక్ష్యం మరియు నీడ ధరలు 2 మరియు 1 అని కూడా మనము చూసాము నీడ ధరలు 2 మరియు 1 అని కూడా మీరు గ్రహిస్తారు కాబట్టి మనము ఇక్కడకు తిరిగి వెళ్ళాము కాబట్టి 2 x 21 ఇది 42 ఇది 66 కాబట్టి ద్వంద్వా నికి పరిష్కారం కూడా దీని ద్వారా కనుగొనవచ్చు తరువాతి పాఠంలో మనము రూపొందించిన కొన్ని సమస్యలకు తిరిగి వెళ్లి ఆ తర్వాత ఈ ఉదాహరణలలో కొన్నింటికి సోల్వర్ ఎలా పరిష్కరిస్తుంధో చూపిస్తాము మనము మన సూత్రీకరణ లో ఎనిమిది సమస్యలను చేసాము మనము కొన్ని ఉదాహరణలను చూడటానికి ప్రయత్నిద్దాము మరియు ఈ సోల్వర్ ని ఉపయోగించి పరిష్కారాన్ని చూపుదాము